ఆప్ ఆంప్ కి సైన్ ఇవ్వకుండా మనకు ఈ సర్క్యూట్ ఇచ్చినట్లు అనుకుందాం ఈ సర్క్యూట్ మనకు ఇప్పటికే తెలుసు మనమే డిరైవ్ చేసాం ఆప్ ఆంప్ నెగటివ్ ఫీడ్బ్యాక్ లో ఉండడానికి ఏ సైన్ లు ఉండాలి అని మీకు ముందే చెప్పాను కానీ అది నిజమేనా అని ఇప్పుడు మనం ధృవీకరిద్దాం కాబట్టి మనం సైన్ ల గురించి ఏమీ ఊహించము నేను వాటిని A మరియు B అని లేబుల్స్ ఇచ్చి A అనేది ఆప్ ఆంప్ యొక్క పాజిటివ్ టెర్మినల్ లేదా నెగటివ్ టెర్మినల్ అని నేను తెలుసుకోవాలి కాబట్టి మొదటి స్టెప్ ఏమిటి అది ఏమిటంటే నేను ఆప్ ఆంప్ని తీసివేస్తాను మరియు ఆప్ ఆంప్ యొక్క అవుట్పుట్ ఎంత ఉన్నా నేను దానిని V test తో డిరైవ్ చేస్తాను ఇది A మరియు ఇది B నేను సర్క్యూట్కు ఇండిపెండెంట్ ఇన్పుట్లను 0 కి సెట్ చేసాను ఈ సందర్భంలో నేను దానిని V i గా చూపించాను దీని అర్థం నిజంగా ఒక వోల్టేజ్ సోర్స్ V i ఆ విధంగా అనుసంధానం చేయబడింది మరియు నేను దానిని 0 కు సెట్ చేశాను కాబట్టి నేను V i ని 0 కి సెట్ చేస్తే నేను దీన్ని షార్ట్ సర్క్యూట్ చేసి ఆపై VAB డిఫరెన్స్ ను కనుగొన్నాను ఇప్పుడు ఇది చాలా అల్పమైన సర్క్యూట్ కాబట్టి ఈ పాయింట్ని Vtest డ్రైవ్ చేస్తుంటే ఈ పాయింట్ వద్ద Vtest యొక్క కొంత భాగం ఉంటుంది ఇది VtestK ఈ VAB అనేది నోడ్ A మరియు నోడ్ B వోల్టేజ్ల మధ్య వ్యత్యాసం నోడ్ A వద్ద వోల్టేజ్ VA మరియు నోడ్ B వద్ద వోల్టేజ్ VtestK కాబట్టి VAB అనేది 0 VtestK ఇది 1K Vtest అవుతుంది కాబట్టి ఇక్కడ స్పష్టంగా అనుపాత స్థిరాంకం అనేది α 0 మరియు నేను ఇంతకు ముందు మీకు వివరించిన దాని ప్రకారం టెర్మినల్ A అనేది పోజిటివ్ టెర్మినల్ మరియు టెర్మినల్ B ఆప్ ఆంప్ యొక్క నెగటివ్ టెర్మినల్గా ఉండాలి నేను అలాంటి సైన్ లను ఇచ్చాను మరియు అంతకు ముందు కూడా నేను ఆ సైన్ లను ఉపయోగించాను అవి సరైనవని మనకు తెలుసు కానీ ఈ విశ్లేషన చేయడం ద్వారా అవి సరైనవని మనకు తెలుస్తుంది ఎందుకంటే చూడండి ఈ VAB అంటే ఆప్ ఆంప్ ఇన్పుట్ 1K × Vtest మరో మాటలో చెప్పాలంటే ఇది అనుకున్న సైన్ ల ప్రకారం Vd అవుతుంది మరియు నేను Vd ని V0 అంటే ఆప్ ఆంప్ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ పరంగా అంచనా వేస్తే ఈ వోల్టేజ్ V0K మరియు ఈ వోల్టేజ్ V i కనుక V d అనేది V i V0K లేదా 1K ×V 0 Vi అవుతుంది ఇప్పుడు Vd కి వచ్చే V i యొక్క కొంత భాగం ఆప్ ఆంప్ నెగటివ్ ఫీడ్బ్యాక్లో ఉందో లేదో విశ్లేషించడానికి సంబంధించినది కాదు ఈ భాగం ఏమిటంటే ఆప్ ఆంప్ యొక్క డిఫరెన్స్ ఇన్పుట్ దానికి స్వంత అవుట్పుట్ యొక్క నెగటివ్ మల్టిపుల్ ని రిసీవ్ చేసుకుంటుందని మనం చూడవచ్చు కాబట్టి దీని అర్థం ఆప్ ఆంప్ నెగటివ్ ఫీడ్బ్యాక్లో ఉంది కాబట్టి మన అల్గోరిథం సరిగ్గా పనిచేస్తుంది ఇప్పుడు సాధారణంగా ఆప్ ఆంప్ను తీసివేసి సోర్స్ ని వర్తింప చేయాలి మరియు మిగిలిన సర్క్యూట్ను విశ్లేషించడం సులభంగా ఉంటుంది ఈ సందర్భంలో మిగిలిన సర్క్యూట్ సామాన్యమైనది కానీ కొన్ని సందర్భాల్లో ఇది చాలా క్లిష్టంగా ఉంటుంది నేను సూచించదలిచిన మరో విషయం ఉంది కొన్నిసార్లు చెప్పబడింది ఏమిటంటే అవుట్పుట్ ఇక్కడ ఉంది మరియు ఫీడ్బ్యాక్ టెర్మినల్ B కి తీసుకోబడింది మాకు నెగటివ్ ఫీడ్బ్యాక్ కావాలి కాబట్టి టెర్మినల్ B తప్పనిసరిగా ప్రతికూలంగా ఉండాలి ఎందుకంటే ఏదో టెర్మినల్ B కి తిరిగి వస్తుంది B నెగటివ్గా ఉంటే నెగటివ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది కానీ అలాంటి వివరణ తీవ్రంగా ఫ్లాప్ అవుతుంది త్వరలో మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను ఇప్పుడు ఒక విషయం ఏమిటంటే ఆప్ ఆంప్ యొక్క రెండు ఇన్పుట్లు కూడా అవుట్పుట్కు ఏదో ఒక విధంగా అనుసంధానం అయ్యే సర్క్యూట్లు ఉండవచ్చు కాబట్టి ఈ సందర్భంలో టెర్మినల్ A ఆప్ ఆంప్ యొక్క అవుట్పుట్కు అనుసంధానం చేయబడలేదు కానీ టెర్మినల్ B మాత్రమే ఈ నెట్వర్క్ ద్వారా ఉంటుంది అయితే అవి రెండూ అనుసంధానం చేయబడిన సర్క్యూట్లు ఉండవచ్చు ఆప్ ఆంప్ యొక్క రెండు టెర్మినల్స్ ఆప్ ఆంప్ యొక్క అవుట్పుట్ నుండి ఫీడ్బ్యాక్ ని స్వీకరించవచ్చు ఇదే నేను చూపించినది కాబట్టి ఆ సందర్భంలో మీరు ఖచ్చితంగా ఈ తర్కాన్ని ఉపయోగించలేరు మరియు టెర్మినల్లో ఒకటి మాత్రమే రిసీవ్ చేసుకుంటుంది వైర్ ఏ టెర్మినల్కు తిరిగి వస్తుందో అది నెగటివ్ టెర్మినల్ అని మీరు చెప్పలేరు దానికి చాలా చాలా సామాన్యమైన ఉదాహరణ నేను ఇప్పుడు చూపించబోతున్నాను కాబట్టి సర్క్యూట్లను కొద్దిగా మారుస్తాను మరియు గెయిన్ 1 మరియు ఫీడ్బ్యాక్ తో కూడిన వోల్టేజ్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్ ను ఉంచాను నేను దీనిని V x అని పిలుస్తాను మరియు ఇది 1 × V x ఇది నా సర్క్యూట్ మరియు నేను ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ Vi ని వర్తింపజేస్తాను మరియు అక్కడ అవుట్పుట్ తీసుకుంటాను ఇప్పుడు ఆప్ ఆంప్ కోసం సరైన సైన్ లను పొందడానికి సర్క్యూట్ను విశ్లేషిద్దాం తద్వారా అది నెగటివ్ ఫీడ్బ్యాక్ కలిగి ఉంటుంది కాబట్టి యధావిధిగా ఇవి A మరియు B మరియు ఇది VAB మరియు మొదటి దశలో ఇక్కడ V test ను వర్తింప చేసి V i ని 0 కి సెట్ చేస్తాను కాబట్టి నోడ్ A వద్ద వోల్టేజ్ 0 వోల్ట్లు నోడ్ B వద్ద ఉన్న వోల్టేజ్ ఏమిటో చూద్దాం నేను ఇక్కడ Vtest ను వర్తింప చేశాను మనకు అవే రెసిస్టార్ మరియు రెసిస్టివ్ డివైడర్ R మరియు R ఇప్పుడు మనకు Vtest K ఉంది ఇప్పుడు నా వద్ద 1 గెయిన్ తో కంట్రోల్ సోర్స్ ఉంది అంటే ఈ సమయంలో నేను ఈ Vx అనేది VtestK అని గుర్తుంచుకున్నాను కాబట్టి ఈ పాయింట్ వద్ద నాకు Vtest K ఉంటుంది కాబట్టి వోల్టేజ్ VAB అనేది 0 ఇది నోడ్ A వద్ద వోల్టేజ్ నోడ్ B వద్ద వోల్టేజ్ ఇది VtestK కాబట్టి ఇది 1K×Vtest కాబట్టి అదే మునుపటి వోల్టేజ్ యొక్క పరిమాణం ఉంటుంది కానీ సైన్ రివర్స్ చేయబడింది ఇప్పుడు నేను స్పష్టంగా వివరించిన అల్గోరిథం ప్రకారం ఈ α 0 మరియు మీరు A ని నెగటివ్ టెర్మినల్కు మరియు B ని పాజిటివ్ టెర్మినల్కు కేటాయించాలి కాబట్టి నా వద్ద 1 ఫీడ్బ్యాక్తో కంట్రోల్డ్ సోర్స్ ఉంటే ఇది Vx అందువలన మీరు ఖచ్చితంగా అది నెగటివ్ అని వాదించలేరు చూడండి ఆప్ ఆంప్ యొక్క ఈ టెర్మినల్కు ఫీడ్బ్యాక్ వస్తోంది నిజానికి B తప్పనిసరిగా పాజిటివ్గా ఉండాలి ఈ సర్క్యూట్కి సరైన గుర్తులు మరియు కాబట్టి వైర్ ఏ టెర్మినల్కు తిరిగి వస్తుందో అది నెగటివ్ టెర్మినల్ అని అస్పష్టమైన వివరణ ఇవ్వవద్దు అది ఆప్ ఆంప్ నెగటివ్ ఫీడ్బ్యాక్లో ఉండటానికి పాజిటివ్ లేదా నెగటివ్ కావచ్చు కాబట్టి ఈ పద్ధతి చాలా సులభం నేను ఇంతకు ముందు వివరించిన విధంగా మీరు దానిని క్రమపద్ధతిలో విశ్లేషించవచ్చు మరియు నేను ఒక ఉదాహరణతో కూడా చూపించాను కాబట్టి మీరు ఆప్ ఆంప్ సైన్ లను గుర్తించాలనుకుంటున్న ఏదైనా సర్క్యూట్ కోసం దయచేసి ఈ పద్ధతిని ఉపయోగించండి